పేటెంట్ దరఖాస్తు చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం పేటెంట్ దరఖాస్తును తాత్కాలిక వివరాలతో దాఖలు చేయవచ్చు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూద్దాం మీరు మొదట తాత్కాలిక వివరాలతో దరఖాస్తు దాఖలు చేసే ఎంపికను అనుసరిస్తే 12 నెలల వ్యవధిలో మీరు పూర్తి వివరాలు దాఖలు చేయాలి కాబట్టి 12 నెలల్లో పూర్తి స్పెసిఫికేషన్ను దాఖలు చేస్తే మీరు ముందు దాఖలు చేసిన తాత్కాలిక స్పెసిఫికేషన్ మీకు ప్రాధాన్యతనిస్తుంది ఇప్పుడు దరఖాస్తును దాఖలు చేసేటప్పుడు కావాల్సిన రెండవ అవసరం డ్రాయింగ్లు మీ ఆవిష్కరణను డ్రాయింగ్ల ద్వారా వివరించడానికి సరిపడా డ్రాయింగ్లు ఉండాలి ఉదాహరణకు చాలా యాంత్రిక ఆవిష్కరణలకు యాంత్రిక మరియు కదిలే భాగాలతో కూడిన ఆవిష్కరణలకు డ్రాయింగ్ల అవసరం ఉంటుంది మీరు అవి ఉంచక పోయినా పేటెంట్ ఆఫీసర్ మీ పేటెంట్ దరఖాస్తును పరిశీలిస్తున్నప్పుడు వాటిని అడగవచ్చు ఈ దరఖాస్తు దాఖలు చేసేటప్పుడు మీరు పేటెంట్ కార్యాలయానికి అందించాల్సిన మూడవ విషయం విదేశీ ఫైలింగ్కు సంబంధించిన వివరాలు మీరు భారతదేశంలో ఒక దరఖాస్తును దాఖలు చేసి విదేశాల్ల్లో కూడా దరఖాస్తు చేసినట్లయితే ఆ వివరాలు భారత పేటెంట్ కార్యాలయానికి తెలియజేయాలి మన పేటెంట్ కార్యాలయం ఇతర పేటెంట్ అధికారులు ఇదే దరఖాస్తుతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ప్రతీ దరఖాస్తుదారుడు ఫారం 3 దాఖలు చేయాల్సిందే ఈ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారు దాఖలు చేయాల్సిన నాల్గవ విషయం ప్రాధాన్యత పత్రం మార్గాన్ని అనుసరించినప్పుడు మీరు ప్రాధాన్యత పత్రాన్ని దాఖలు చేయాలి ఈ ప్రాధాన్యత పత్రం ఆధారంగా మీకు ప్రాధాన్యత లభిస్తుంది మరియు మీరు వివిధ దేశాలలో ప్రవేశించగలుగుతారు కాబట్టి కన్వెన్షన్ అప్లికేషన్ విషయంలో మీరు ఉపయోగించిన ప్రాధాన్యత పత్రం ఏదైతే ఉందో దాని కాపీలు భారత పేటెంట్ కార్యాలయానికి అందించాలి అప్పుడు ఆవిష్కరణకు సంబంధించి ఒక ప్రకటన ఉండాలి ఆవిష్కర్త పేరు జాతీయత మరియు చిరునామా లాంటివన్నీ దానిలో ఉండాలి అప్పుడు మన తరపున వ్యవహారాలు నడపడానికి పేటెంట్ ఏజెంట్ కి power of attorney ఇస్తూ ఫారం 26 ఇవ్వాలి పవర్ ఆఫ్ అటార్నీ మన తరపున వ్యవహరించడానికి పేటెంట్ ఏజెంట్కు అధికారం ఇస్తుంది తర్వాత నిర్ణయించబడిన ఫీజు చెల్లించాలి మరియు హక్కు యొక్క రుజువు దరఖాస్తు చేయడానికి హక్కు ఇవ్వాలి ఇది వరకు దీన్ని దరఖాస్తును దాఖలు చేయడంతో పాటు చేయవలసి ఉంది ఇప్పుడు ఆ నిబంధన తొలగించబడింది మీరు దరఖాస్తులు చేసిన తర్వాత కూడా సరైన రుజువును దాఖలు చేయడానికి మీకు సమయం ఇవ్వబడింది సరైన రుజువు గురించి మనం ఇప్పటికే చర్చించాము ఒక ఆవిష్కర్త తన ఆవిష్కరణపై హక్కును అతను పనిచేసే సంస్థకు గానీ దాని యజమానికి గానీ బదలాయించినప్పుడు వారు పేటెంట్ దరఖాస్తుని ఫైల్ చేసినప్పుడు సరైన రుజువును చూపించాలి దరఖాస్తుదారుడు ఆవిష్కరణను ఎలా ఇచ్చాడు అన్నది సరి అయిన పత్రాలతో ప్రదర్శించబడాలి